ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అందరికీ నమస్కారం మాతో ప్రొఫెసర్ అనంత సుబ్రమణ్యం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మద్రాసు ఐఐటిలో ఓషన్ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతి ఈ రంగంలో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది అతను ఇప్పుడు 35 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి పరిశ్రమల సహకారాలు చాలా ప్రాజెక్టులు పరిశోధనా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ఇవి పరిశ్రమ సహకారాల ద్వారా మేము వ్యవహరించే భావనల పొడిగింపులు మీకు తెలుసు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సందర్శనలు మరియు సహకారాలు మీకు తెలుసు అతను పరిశోధనలో విద్యార్థులతో వ్యవహరించడంలో మరియు పరిశ్రమలతో పనిచేయడంలో చాలా గొప్ప అనుభవం కలిగి ఉన్నాడు మాస్టర్స్ డిగ్రీలు పీహెచ్డీ డిగ్రీలు మరియు మొదలైనవి మీకు తెలిసిన విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడం మీకు తెలుసు కాబట్టి ఈ రోజు ఆయన మనతో పాలుగొనడం లో ఆనందం కలిగిస్తుంది అతని స్వంత పరిశోధనా రంగాలు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ మరియు CFD యొక్క అనువర్తనాలు తేలియాడే నిర్మాణాలు ఓడలు మరియు ఇతర తేలియాడే పరీకరాలు కాబట్టి మీరు మాతో ఉండటం చాలా ఆనందంగా ఉంది సార్ అనంత సుబ్రమణియన్ ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఈ ఆలోచనతో నేను ప్రారంభించాలనుకుంటున్నాను కాబట్టి ఇంజనీరింగ్ యొక్క ఏ రంగంలోనైనా చాలా కాలం నుండి సాంప్రదాయ పరిశోధనా రంగాలుగా పరిగణించే కొన్ని ప్రాంతాలు ఉన్నాయా వాస్తవానికి ఈ ప్రాంతాలలో కూడా ప్రజలు చూసే క్రొత్త భావనలు ఉన్నాయా కానీ సాంప్రదాయ పరిశోధనా రంగాలుగా మేము పిలిచే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఓషన్ ఇంజనీరింగ్లో అలాంటి ప్రాంతాలు ఏమిటి అనంత సుబ్రమణియన్ ఓషన్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రాథమిక క్రమశిక్షణ కాదని నేను చెప్పాలి 70 వ దశకంలో చమురు సంక్షోభం ఫలితంగా ఇది ఒక క్రమశిక్షణగా ఉద్భవించిన ప్రాంతం లేకపోతే ఓషన్ ఇంజనీరింగ్ ప్రధాన ఉప నౌకలను నావికా నిర్మాణాన్ని దానికి సంబంధించిన అన్ని వైవిధ్యాలు కలిగి ఉంటుంది కాబట్టి ఆఫ్షోర్ నిర్మాణాలు అప్పుడు మహాసముద్రాల యొక్క సవాలు ఈ వాతావరణంలో పనిచేయడానికి రూపొందించబడ్డాయి మరియు తరువాత మద్దతు ఫలితాలు వచ్చాయి మరియు తరువాత ఓడలు కేవలం లోతైన సముద్రంలో పనిచేయలేవు అవి ఓడరేవుకు రావాలి కాబట్టి మనం ఇప్పుడు ఓషన్ ఇంజనీరింగ్ అని పిలిచే వాటిలో చాలా విభాగాలు ఉన్నాయి కాబట్టి ఓడలు మరియు నిర్మాణాల యొక్క సాంప్రదాయ రూపకల్పన మరియు విశ్లేషణ అలలతో వాటి పరస్పర చర్య వాటి చోదక వ్యవస్థలు వాటి నావిగేషన్ వ్యవస్థలు యుక్తి సముద్ర పర్యవేక్షణ ఉన్నాయి ఇప్పుడు అక్కడ నుండి ఒడ్డున నిర్మించే నిర్మాణాలు భారీ మానవ నిర్మిత నిర్మాణాలు కానీ తప్పనిసరిగా ఇంజిన్ ద్వారా శక్తినివ్వవు వారు తేలియాడే వస్తువులు లేదా ఫిర్యాదు చేసే వస్తువులు లేదా సముద్ర బెడ్ కట్టుబడి ఉండటం లేదా ఏదో ఒక రూపంలో వ్యక్తీకరించడం వంటి వారి స్వంత సంక్లిష్టతలను కలిగి ఉంటారు అప్పుడు మీకు తీర నిర్మాణాలు ఓడరేవులు నౌకాశ్రయాలు తీరప్రాంత విరామ జలాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఓషన్ ఇంజనీరింగ్ పరిధిలోకి వచ్చాయి వాస్తవానికి నేను మర్చిపోయాను ఎందుకంటే మా విభాగం ఇప్పుడు మేము పెట్రోలియం ఇంజనీరింగ్ అని పిలుస్తాము ఓషన్ ఇంజనీరింగ్ నుండి మీరు పెట్రోలియం ఇంజనీరింగ్లో ఖచ్చితంగా వ్యవహరించగలిగినప్పటికీ ఓషన్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి సాంప్రదాయిక పరిశోధన ప్రాంతాలకు వస్తున్నప్పుడు ఓడల రూపకల్పనలో ఓడల నిర్మాణాలను అర్థం చేసుకోవడంలో గాలి మరియు తరంగాలు ఓడతో సంకర్షణ చెందే విధంగా అనుబంధ నౌక హైడ్రో డైనమిక్ సమస్యల యొక్క సవాళ్లను మేము స్వీకరించవచ్చు పెద్ద కదలికల పరంగా సౌకర్యం లేదా అసౌకర్యానికి దారితీస్తుంది సంభవించే డైనమిక్ ప్రభావాలు కాబట్టి ఇవి పరిశోధన యొక్క సాంప్రదాయిక ప్రాంతాలు ఇక్కడ మీరు కోర్సు ప్యేనట్ట ఎలిమెంట్ అనాలిసిస్ కంపుటేసనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ వంటి ఆధునిక సాధనాలను ఉపయోగిస్తున్నారు మరియు ఇవి మీకు బాగా అర్థం చేసుకోవడానికి మరియు కొన్ని సమస్యలను పరిష్కరించలేవని భావించిన సమస్యలను మరింత ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి దశాబ్దాల క్రితం కాబట్టి ఇవి పరిశోధన యొక్క సాంప్రదాయ రంగాలు ఇప్పుడు మీరు ఆఫ్షోర్ తద్ధితర నిర్మాణాలకు వచ్చినప్పుడు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి కొన్ని రకాల జాయింట్స్ వైఫల్యం మరియు మహాసముద్రాలలో అనుకూలతలేని వాతావరణంలో వీటిని నిర్వహించడం వంటివి సవాళ్లు కాబట్టి మీరు అనివార్యంగా ఇంటర్ డిసిప్లినరీ ప్రాంతాలకు వస్తారు ఇప్పటికే ఓషన్ ఇంజనీరింగ్ యొక్క ఈ మల్టీడిసిప్లినరీ ఏరియాలో కూడా నియంత్రణ వ్యవస్థలు వంటివి ఉంటాయి కాబట్టి ఇవి పరిశోధన యొక్క కొత్త రంగాలు ఈ విధంగా మనం పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రాంతానికి విస్తరించగలము ఎందుకంటే చమురు కోసం సముద్ర బేడ్ క్రింద అన్వేషించడం మరియు డ్రిల్లింగ్ ప్రక్రియను పర్యవేక్షించడం వంటి సవాళ్లు కొత్త సవాలు ప్రాంతాలను కలిగి ఉంటాయి కాబట్టి మనకు మళ్ళీ మహాసముద్రాల నుండి శక్తి కోసం అన్వేషణ ఉంది మనకు క్రొత్త ప్రాంతాలు ఉన్నాయి మొత్తం పరికరాల నుండి శక్తిని ఎలా పొందాలి వాటిలో కొన్ని సాంకేతికంగా సాధ్యమయ్యేవి అయినప్పటికీ వాణిజ్యపరంగా లాభదాయకం కావు కాబట్టి మనకు ఓషన్ ఓసిలేటింగ్ వాటర్ కాలమ్ బ్యాక్వర్డ్ బెంట్ డక్టెడ్ బాయిల్ హైడ్రో టర్బైన్లు ప్రస్తుతమున్న చోట ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని పిలువబడే నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిశోధన యొక్క కొత్త రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే సాంప్రదాయ ప్రాంతాలు మరియు అనేక ముఖ్యమైన కొత్త ప్రాంతాలు వాస్తవానికి మహాసముద్ర ఇంజనీరింగ్లో KLE మీతో ప్రత్యక్ష సంబంధం ఉందని నేను భావిస్తున్నాను సాధారణ ప్రజలకు కనిపించే అనువర్తనాలు మీకు తెలుసు ప్రొఫెసర్ వి అనంత సుబ్రమణియన్ చాలా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఈ సందర్భంలో మేము పరిశోధన గురించి మాట్లాడేటప్పుడు మీ గురించి మాట్లాడటానికి మేము ఇష్టపడతాము అత్యాధునికత మరియు మనకు అకాడెమిక్ సెట్టింగ్తో సంబంధం కలిగి ఉండే ధోరణి ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఓషన్ ఇంజనీరింగ్ యొక్క పరిశోధన అంశాలు పరిశ్రమకు మరింత తక్షణ ఆసక్తిగా ఉండేవి ఏవి ప్రొఫెసర్ వి అనంత సుబ్రమణియన్ అవును ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎందుకంటే సాంప్రదాయకంగా పరిశ్రమ లోతైన ప్రమేయం ఉన్న పరిశోధనల కంటే వేగంగా దృడమైన పరీక్షించిన పరిష్కారాల కోసం ఎదురుచూస్తోంది ఇది నిపుణులచే నిర్వహించబడాలని కోరుతుంది మరియు ఇది పరిశ్రమకు అందించబడిన విషయం మనకు సాంప్రదాయకంగా విశ్లేషణ మరియు రూపకల్పన సమస్య ఉంది ఎందుకంటే మళ్ళీ నేను ఓడ యొక్క ఉదాహరణ తీసుకుంటే అతిపెద్ద మనిషి చేసిన కదిలే వస్తువు ఈ నిర్మాణాలను సురక్షితంగా మరియు సముద్రం విలువైనదిగా మార్చడం యొక్క సవాళ్లు అంటే మీరు దానిని విశ్లేషించవలసి ఉంది పరిమిత మూలకం పద్ధతులు వంటి విశ్వసనీయ సాధనాలను మేము ఈ రోజు చూస్తాము నిర్మాణాత్మక విశ్లేషణ కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ దాని నుండి బయటకు వస్తున్న శక్తులను విశ్లేషించడానికి మరియు ప్రయత్నిస్తున్నందుకు భద్రత మరియు సౌకర్యం యొక్క సమస్యను కూడా పరిష్కరించండి కాబట్టి ఇవి పరిశ్రమ ఎదురుచూస్తున్న పరిష్కారాలు ఉదాహరణ కోసం చెప్పనివ్వండి భారత నావికాదళం కూడా వారి చేతుల్లో ఉన్న తేలియాడే వస్తువులు విశ్లేషించడం మరియు ప్రయోగాలు చేయడం ద్వారా మేము ఈ ప్రాంతాలలో పరిష్కారాలను అందిస్తున్నాము ఆ మేరకు ఓషన్ ఇంజనీరింగ్ విభాగం చాలా అరుదైన సౌకర్యాల కలయికతో బాగా ఆమోదించబడింది ఇది విశ్వవిద్యాలయం కింద నేర్పించడం జరుగుతుంది కాబట్టి వాటి గురించి చెప్పాలంటే మనకు టౌయింగ్ ట్యాంక్ ఉంది మనకు వేవ్ బేసిన్ ఉంది మనకు ఫ్లూమ్స్ ఉంది మనకు ఉత్తమమైన ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది ఆటోమేషన్ మనం ఏర్పరచగలుగుతున్నాము పరిశ్రమకు నిర్దిష్ట సమస్యలకు తక్షణ సమాధానాలు ఇవ్వడం పరిష్కారాలను అందించడం జరుగుతుంది దీర్ఘకాలిక పరిశోధన కొనసాగుతుంది ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా పరిశ్రమ నిపుణుల పరిష్కారం కోసం వేచి ఉండరు ధీనికి నిర్వహణలో చాలా నైపుణ్యం అవసరం మళ్ళీ మేము ప్రత్యక్ష డేటాను పొందే పరిశ్రమ సమస్యల నుండి మరియు ఓడలకు సంబంధించి లేదా తేలియాడే నిర్మాణానికి సంబంధించినది మేము దానిని విశ్లేషణ ద్వారా మరింత ముందుకు తీసుకువెళతాము మరియు ఇక్కడ అకాడెమిక్ పరిశోధన మరియు ఇండస్ట్రియల్ కన్సల్టింగ్ సమన్వయంతో పరిష్కారాలను అందించవచ్చు పరిశ్రమ నుండి మనకు లభించే ఈ వనరులను ఉపయోగించుకోగలుగుతున్నాము మరియు అంతర్జాతీయ స్థాయి అవగాహనతో సరిపోల్చడానికి ప్రయత్నిస్తాము పరిష్కారాలను అందించడమే కాదు కొన్నిసార్లు ఇది సమస్య యొక్క భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకుంటుంది మేము నిజంగా ఒక పరిష్కారాన్ని ఏర్పరుచుకోకపోవచ్చు కానీ కొన్ని సార్లు అది కొన్ని విధానాలను కలిగి ఉండదని మనకు తెలుసు మరియు ఈ విభాగం చేపట్టే పరిశోధనలకు తోడ్పడటానికి ఇవన్నీ సహాయపడతాయని నేను చెబుతాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే నేను ఓషన్ ఇంజనీరింగ్ను చూసినప్పుడు మరియు మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఇతర విభాగాలతో సహా ఇతర విభాగాలతో పోల్చండి ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ఎక్కడ నిలుస్తుంది లేదా వేరుగా ఉందో నేను అనుకుంటున్నాను దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లు మీకు తెలిసినంతగా ఉండకపోవచ్చు లేదా అంతర్జాతీయంగా కూడా ఈ ప్రాంతంలో దృష్టి సారించవచ్చు కాబట్టి అదే టోకెన్ ద్వారా ఎంఎస్ మరియు పిహెచ్డి విద్యార్థులు మీ విభాగంలోకి వచ్చినప్పుడు వారు కాకపోవచ్చు మీ ఫీల్డ్లో ప్రత్యేకంగా ఏ పరిశోధనలను నిర్వహించడానికి వారు తగినంతగా సిద్ధంగా ఉన్నారని మీరు ఏ స్థాయిలో భావిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఉంది అలా అయితే నా ఉద్దేశ్యం లేదా ఆ సందర్భంలో వారు వచ్చేటప్పుడు వారు ఎదుర్కొనే నిర్దిష్ట ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు అలా అయితే మీరు వాటిని ఎలా పరిష్కరించగలరు ప్రొఫెసర్ వి అనంత సుబ్రమణియన్ అవును మీరు అక్కడ ఒక సంబంధిత సమస్యను ఎత్తి చూపారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పినట్లుగా ఓషన్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రాథమిక క్రమశిక్షణ కాదు మరియు మా మాస్టర్స్ మరియు పిహెచ్డి ప్రోగ్రామ్ల కోసం మనకు వచ్చే అభ్యర్థులు అనేక విభాగాల నుండి తీసుకోబడ్డారు సాధారణంగా మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కొన్ని నావల్ ఆర్కిటెక్చర్ నుండి చాలా మంది ఏరోస్పేస్ నుండి మరియు కోర్సు మనకు పెట్రోలియం ఇంజనీరింగ్ ఉన్నందున సైన్స్ నేపథ్యాలు ఓషినోగ్రాఫిక్ నేపథ్యాలు జియోఫిజిక్స్ మరియు మొదలైన వాటి నుండి కొంత మంది అభ్యర్థులు ఉన్నారు కానీ ఓషన్ ఇంజనీరింగ్ యొక్క ప్రధాన భాగం గురించి నేను వివరిస్తాను ఈ విద్యార్థులు అర్థం చేసుకోవలసిన అభ్యాస వక్రత ఉంది విభాగం గురించి ఏమిటి ప్రధాన కోర్సులు ఏమిటి మాకు ఒక సవాలు ఉంది ఎందుకంటే తక్కువ సంఖ్యలో అధ్యాపకులు ఈ విద్యార్థులు వెళ్ళవలసిన అవసరాలను తీర్చగలుగుతారు హైడ్రోడైనమిక్ నిర్మాణాలు మరియు కోర్సు యొక్క కొన్ని ప్రాథమిక అంశాలలో అవి కొంచెం లోతుగా వెళ్ళకపోతే తప్ప వారు దానిని తీసుకోవాలనుకుంటే వారి పరిశోధనా రంగాలలో పాల్గొనండి నేను ఒక పరిమితిని చెబుతాను వారు దాని కోసం సన్నద్ధమైతే వారు బాగా చేయగలరని దురదృష్టవశాత్తు పరిశోధన ఎలుకల రేసుగా తయారవుతోందని నేను చెప్పాలి బహుశా సంఖ్యల కోసం వెళ్ళే ధోరణి ఉంది బహుశా అది ఉత్పత్తి చేయబడిన డిగ్రీల సంఖ్యలు కావచ్చు బహుశా అది కనిపించే ఉత్పాదక సంఖ్యలు కావచ్చు మరియు నా వ్యక్తిగత అభిప్రాయం ప్రతికూలంగా ఉంటుంది మనము ఆ సమస్యను పరిష్కరించగలిగితే మరియు ప్రజలను నేర్చుకోవడానికి మరియు ప్రయోగాలు చేయడానికి అనుమతించగలిగితే పరిశోధన యొక్క నాణ్యత పైన పేర్కొన్న అనేక స్థానాలకు వెళుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వాస్తవానికి ఈ సందర్భంలో నేను ఆసక్తిగా ఉన్నాను ఎందుకంటే పరిశ్రమ మరియు పరిశోధనా సంస్థలతో భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా మీకు పని చేసిన అనుభవం మీకు తెలుసు మీ దృష్టిలో వాస్తవానికి మీరు ఎత్తి చూపినట్లుగానే ప్రజలు ఉపయోగించే కొన్ని మాట్రిక్స్ లు ఉన్నాయని మీకు తెలుసు మరియు కొన్నిసార్లు అవి కూడా దుర్వినియోగం అవుతాయి మీ దృష్టిలో ఒక వ్యక్తి విద్యార్థి నుండి పరిశోధనలో పురోగతిని చూడటానికి మంచి మార్గం ఏమిటి లేదా మీరు విద్యార్థితో సంభాషించేటప్పుడు నాకు తెలుసు పరిశోధనకు సంబంధించి విద్యార్థి సాధారణ అర్థంలో పురోగతి సాధిస్తున్నాడని మీకు ఎప్పుడు అనిపిస్తుంది ప్రొఫెసర్ వి అనంత సుబ్రమణియన్ మొదటి దశ విద్యార్థిని నేరుగా మొదటి రోజు నుండి సమస్య గురించి మరియు దానిపై పనిచేయమని కోరకూడదు అతను కొంచెం నేర్చుకోవడానికి సమయాన్ని అనుమతించాలి విద్యార్థి పని చేస్తాడని నాకు తెలుసు లేదా ఆ విషయం కోసం ఎవరైనా ఒత్తిడిలో మాత్రమే పని చేస్తారు కాబట్టి వాటిపై ఒత్తిడి రావాలి కానీ సంఖ్యల కోసం వెతుకుతున్న ఈ ఒత్తిడి మనం దాన్ని బయటకు తీయగలిగితే అవి స్థిరపడటానికి సహాయపడతాయి సిస్టమ్ సంఖ్యలను ఆశిస్తుంది వారు సంఖ్యలను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు కాబట్టి వారిపై ఒత్తిడిని తగ్గించకుండా మనం దీన్ని కొంతవరకు డీలింక్ చేయాలి అని నేను అనుకుంటున్నాను అంటే మొదటి సెమిస్టర్లో వారు సాధారణంగా తమ కోర్సులతో బిజీగా ఉంటారు తీసుకోవలసిన తప్పనిసరి కోర్సులు ఉంటాయి మనం వారిని ఇతరులతో సంభాషించడానికి అనుమతించాలి పీర్ గ్రూప్ అంటే ఇతర పరిశోధకులు ప్రాథమిక సాధనాలను నేర్చుకోండి ఎందుకంటే పరిశోధన ఎంఎస్ లేదా పిహెచ్డి స్థాయిలో పిరమిడ్ శిఖరానికి చేరుకుంటుందని నేను వ్యక్తిగతంగా నమ్మాను కాబట్టి మీరు ఏమి చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఒక బేస్ ఉంది విద్యార్థులు తప్పనిసరిగా దానిని బహిర్గతం చేయాలి మరియు దాని యొక్క విశ్వాసాన్ని పొందాలి మరియు చివరకు వారి కాళ్ళపై నిలబడటం నేర్చుకోండి ఈ మోడల్ను జోడించగలిగితే ఇది నా స్వంత సమూహానికి వర్తింపజేయడానికి ప్రయత్నిస్తున్న ఆదర్శవాదం అని నేను అనుకోను మరియు మేము విజయవంతం అయ్యామని మా వినయంతో చెబుతాను బహుశా సమయం కఠినమైన గడువులను తీర్చలేకపోతుంది 3 సంవత్సరాలలో పీహెచ్డీ పొందలేము కానీ ఇది పరిశోధనను చేరుకోవటానికి చాలా మంచి మార్గం అని నేను భావిస్తున్నాను మరియు మరింత ముఖ్యమైనది అటువంటి ప్రక్రియ ద్వారా వచ్చే విద్యార్థులు ఉద్యోగాలలో సులభంగా కలిసిపోతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ వి అనంత సుబ్రమణియన్ ఇది అన్ని పనుల యొక్క చాలా సంతృప్తికరమైన తుది ఫలితం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వాస్తవానికి ఈ ప్రక్రియలో ఈ విద్యార్థి స్థిరపడి ఆపై పరిశోధనా ప్రాంతంలో ఎదిగే సమయంలో పరిశోధనా నేపధ్యంలో విద్యార్థులు తమ తోటి ఇతర విద్యార్థులతో ఎంతవరకు సంభాషించారో వారికి చాలా ప్రాముఖ్యత ఉందని నేను భావిస్తున్నాను వారు పనిచేసే అధ్యాపకులు వారి గైడ్ మరియు మొదలైనవారు ఉన్నారు కొంచెం ప్రాపంచిక ప్రశ్న కావచ్చు కానీ మీ దృష్టిలో విద్యార్థులు తమ మార్గదర్శకులను ఎంత తరచుగా కలుసుకోవాలని భావిస్తున్నారు ఎందుకంటే ఇది కోర్సు ఆధారిత అభ్యాసానికి చాలా భిన్నంగా ఉంటుంది ఈ పరస్పర చర్యకు ప్రభావం మరియు ప్రాముఖ్యత చాలా ఉన్నాయి అవి ఎలా పెరుగుతాయి అనేదానికి తేడా చేస్తుంది కాబట్టి ప్రజలు గైడ్లను కలుసుకోవాల్సిన మంచి ఫ్రీక్వెన్సీ మీకు తెలుసా మరియు వారు దాని గురించి ఎలా ఉండాలి ప్రొఫెసర్ వి అనంత సుబ్రమణియన్ అవును ఇది మళ్ళీ చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఎందుకంటే నేను విద్యార్థులను వారి పరిశోధనా పద్దతి కోర్సులో ప్రసంగించినప్పుడల్లా నేను ఈ ప్రశ్నను కోర్సుకు ప్రారంభకులుగా ఉంచడానికి ప్రయత్నించాను మీరు గైడ్ను ఎన్నిసార్లు కలవాలానుకుంటున్నారు కాబట్టి నేను దానిపై ఈ సూత్రాన్ని పొందుతున్నాను మరియు చాలా మంది విద్యార్థులు తమ మార్గదర్శకులను క్రమం తప్పకుండా కలుసుకోవాలని విధేయతతో భావిస్తారు నేను దీనికి వ్యతిరేకం అవును గైడ్తో పరిచయం ఉండాలని నేను చెప్తాను మరియు నిజమైన స్మార్ట్ విద్యార్థి అనేక సాధారణ సమావేశాలు మరియు ఇతర విద్యార్థులతో కూడా సమావేశాలలో పాల్గొంటాడు కాబట్టి ఆదర్శవంతమైన కోణంలో మీరు ఒక సంఖ్యను ఉంచాలనుకుంటే వారానికి ఒకసారి మంచిది కానీ అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే విద్యార్థి తన కాళ్ళ మీద నిలబడగలడు అతని ప్రయత్నాలలో ఉంచండి ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఉన్నారని నేను ఎప్పుడూ చూశాను మీరు చుట్టూ చూడవచ్చు కానీవారు ఫలితాలతో తిరిగి వస్తారు ఇది చాలా ముఖ్యమైన విషయం మరియు వారు అర్ధాన్ని సూటిగా పొందలేరు అది అంత తేలికైన సమస్య కాదు కానీ వారు వేర్వేరు వనరులను చేరుకోవడం వారి ప్రయత్నం చేయడం వారు రూపకల్పన చేయడం వారు కల్పన చేయడం మార్కెట్కు వెళ్లి వస్తువులను ఫాబ్రికెట్ చేయడం నేర్చుకున్నారు మళ్ళీ నేను నా అనుభవంతో చెబుతున్నాను నేను 30 40 మంది సమూహాన్ని కలిగి ఉన్నాను మరియు ప్రతిదానికీ ప్రతిఒక్కరూ ఉన్నారు కాబట్టి ఇది ఒక సాఫ్ట్వేర్ మరియు వేర్వేరు సాఫ్ట్వేర్ల కోసం అభ్యాస ప్రక్రియలో కొత్తగా వచ్చినవారిని ప్రేరేపించడం లేదా ఇది కల్పన కాదా లేదా ప్రయోగం అయినా కాబట్టి నేను ఒక శ్రావ్యమైన సమూహాన్ని చూస్తున్నాను పరిశోధనలో విజయవంతం కావడానికి ఒక సమూహాన్ని నిర్మించడం చాలా ముఖ్యం అని నేను చెబుతాను గైడ్ నుండి మాత్రమే కాకుండా ఒకరి నుండి ఒకరు నేర్చుకోవాలి కాబట్టి గైడ్ను చాలా తరచుగా కలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను అనుకోను వారు కలుసుకోవాల్సి వస్తే చాలా స్వాగతం నేను అనుకోను అది విజయానికి ఒక సూత్రం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ గొప్పది ఇది మీ గురించి చాలా విలువైన అంతర్దృష్టి అని నేను అనుకుంటున్నాను ఏమి జరుగుతుందో తెలుసు మరియు కనీసం విద్యార్థి వారి మనస్తత్వాన్ని ఎలా చేరుకోవాలి కాబట్టి మీరు విజయవంతమైన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ వారు కార్యకలాపాలన్నింటినీ విజయవంతంగా పూర్తిచేశారు ఇప్పుడు మేము MS మరియు PhD పరిశోధన చేసే విద్యార్థులను చూసినప్పుడు ఓషన్ ఇంజనీరింగ్లో మాత్రమే కాదు అన్ని విభాగాలలో కూడా మీరు ఒక MS లేదా PhD చేసినప్పుడు మీరు ఒక విధమైన చిన్న రంగంలో నిపుణులై ఉంటారు జర్నలిస్టుకు అనుకున్నట్లుగా ఇప్పుడు ఎవరు ఏమి చేస్తారు ఇది మేము బాచిలర్స్ డిగ్రీతో అనుబంధిస్తాము ఇప్పుడు వాస్తవానికి నిపుణుడిగా ఉండటం మంచి విషయం కానీ అదే సమయంలో చిన్నది వారు పొందుతున్న ఉద్యోగాల్లోకి వారు పొందగలిగే స్థానాలు మరియు మొదలైనవి కాబట్టి మీ అనుభవంలో ఓషన్ ఇంజనీరింగ్లో డిగ్రీలు పూర్తిచేస్తున్న ఎంఎస్ మరియు పిహెచ్డి విద్యార్థులు ఎలాంటి స్థానాలకును చేరుకుంటారు వారు ఎలాంటి స్థానాలకు వెళతారు లేదా వారు పొందుతారు అనంత సుబ్రమణియన్ అవును ఐఐటి యొక్క వాతావరణంలో ఉన్నత స్థాయిని సంపాదించడం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ప్రావీణ్యం సాధించటం కాదు అని నేను నమ్ముతున్నాను కానీ మరింత ముఖ్యమైనది సమస్య పరిష్కరించే సామర్ధ్యం ఏదైనా స్వతంత్రంగా మరియు లోతుగా ఉండే వాటిని చూడగల సామర్థ్యం ఉండడం ఒక జట్టును కలిపి పని చేసే సామర్థ్యం కలిగివుండడం నాకు ఇవి బలాలు ఇవి వారికి ఉద్యోగ అవకాశాలను ఇస్తాయి మళ్ళీ నేను పూర్తి చేసే సమయంలో నా పండితులందరూ ఇప్పటికే ఉద్యోగంలో ఉండడం చాలా అదృష్టమని నేను చెప్తాను వాస్తవానికి ప్రతికూలతలు ఉన్నాయి విద్యార్థికి కనిపించే పరిశోధన ఫలితాలను సిద్ధం చేయడానికి సమయం లేదు ఇది మాత్రమే ఇబ్బంది లేకపోతే వారు పెద్ద స్థలంలో ఉన్నారని నేను చెప్తాను మరియు దానికి కారణం వారు ఈ సంప్రదింపులను తీసుకువచ్చినందున ఎందుకంటే మీరు ఏ ప్రత్యేకమైన అవకాశం పొందబోతున్నారో మీకు తెలియదు కాబట్టి తప్పనిసరిగా మీరు మీ పరిశోధనను ఇక్కడ ఒక అభ్యాస అనుభవంగా తీసుకోవాలి సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం మరియు దీనితో వారు స్వీకరించగలుగుతారు సాధారణంగా నా విద్యార్థులు డిజైన్ సంస్థలకు వెళుతున్నారు బహుశా షిప్యార్డులు ఆఫ్షోర్ పరిశ్రమ కావచ్చు వారు సిడి అడాప్కో వంటి కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలలో చేరగలిగారు మరియు చాలా మంది ఈటన్ మరియు మొదలైన వాటిలో చేరగలిగారు వారు అనేక పరిశ్రమలలో ఉన్నారు అక్కడ వారు కంపార్టలైజ్ చేయబడతారు మరియు అక్కడ CFD ల పరిష్కారంలో కొంత భాగాన్ని చూస్తున్నారు సూత్రీకరించడం లేదా డెవలపర్లు లేదా మొదలైనవి పరీక్షించడం కానీ నేను పెద్దగా చెప్పేది ఏమిటంటే వారు చెప్పే స్థాయి విశ్వాసం వాటిని మినహాయిస్తే కలుసుకోవడానికి సహాయపడుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీరు అదృష్టవంతులైతే మీరు పీహెచ్డీ కోసం ఎంచుకున్న అదే ప్రాంతంలో పనిచేయగలుగుతారు కానీ చాలా సార్లు మీరు తగినంత అంగీకరించే మనస్తత్వం కలిగి ఉండాలి ఎందుకంటే మరికొన్ని రోజులు తర్వాత మీరు తిరిగి ఆ ప్రాంతానికి వస్తారు లేదా విధి మిమ్మల్ని వేరే ప్రాంతానికి తీసుకెళుతుంది కాబట్టి మనమందరం దీన్ని తేలికగా తీసుకోవాలి పరిశోధనను ఆనందించండి మీరు చేస్తున్నది చేయాలి వాస్తవికతలను కోల్పోకండి మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి నాకు ఇది చాలా ముఖ్యమైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ గొప్పగా చెప్పారు సరే మీరు ఇప్పటికే ప్రసంగించినట్లు నేను భావిస్తున్నాను నేను మిమ్మల్ని తరువాత ఏమి అడగాలనుకుంటున్నాను అంటే ఏ సందర్భంలోనైనా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఒక MS మరియు PhD ప్రోగ్రామ్లో చేరాలని కోరుకునే విద్యార్థుల కోసం మీరు ఇవ్వదలిచిన ఏదైనా ప్రత్యేకమైన సలహాలు ఉన్నాయా ఓషన్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్ వి అనంత సుబ్రమణియన్ అవును ఎంఎస్ మరియు పిహెచ్డిలో చేరాలని ఆశిస్తున్న విద్యార్థులు మొదట వారు కొన్ని తెలియని ప్రాంతాలలోకి ప్రవేశించడం లేదని వారు నమ్మాలి సౌకర్యవంతంగా ఉండాలి విభాగము చాలా విస్తృతమైనదని మరియు మల్టీడిసిప్లినరీ మరియు ఇంటర్ డిసిప్లినరీ అని నేను భావిస్తున్నాను వారు చాలా ప్రత్యేకతలతో కూడిన అనేక ప్రాంతాలతో కలిసి పని చేయగల అనుకూలత కలిగి ఉండాలి ఇది ఒక విషయం రెండవ విషయం ఏమిటంటే ప్రజలు జ్ఞానాన్ని పంచుకోవడం మరియు ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోవాలి మీరు చిన్న ప్రాంతంలో పనిచేస్తున్నారని అనుకోవడం చాలా తప్పు మీరు వ్యక్తిగతంగా లేదా మీరు చిన్న సమూహాలలో లేదా వ్యక్తిగతంగా కూడా పని చేస్తారు ఎందుకంటే ఇవి భవిష్యత్తులో విజయాన్ని సాధించడంలో చాలా ముఖ్యమైనది మరొక విషయం ఏమిటంటే సంతోషంగా ఉండటం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఏమి చేసినా సంతోషంగా లేకుంటే మీరు ఉత్తమమైన వాటిని పొందలేరు మళ్ళీ నేను అనుభవం నుండి ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే ఒక విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు లేదా అతను చేసే పనులను లేదా ఆమె ప్రతిరోజూ చేసేవాటిని ఆస్వాదించలేకపోతే అందులో అర్ధం లేదు ఎందుకంటే చివరకు సంతోషంగా ఉండటమే ఒక జీవిత తత్వశాస్త్రం మరియు ప్రతిరోజూ దానిని అనుసరించండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ గొప్పగా చెప్పారు ఈ చర్చను నేను ముగించాలని అనుకుంటున్నాను కాబట్టి ఇది వృత్తిపరమైన వృద్ధి మరియు వ్యక్తిగత వృద్ధి రెండింటి గురించి మాట్లాడుతుంది అనంత సుబ్రమణియన్ రెండూ అనుసంధానించబడి ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ గొప్పది మాతో చేరినందుకు ప్రొఫెసర్ అనంత సుబ్రమణియన్ ధన్యవాదాలు మీరు ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది ప్రొఫెసర్ వి అనంత సుబ్రమణియన్ నేను కొన్ని విషయాలు చెప్పాలని మీరు కోరుకోవడం నా అదృష్టం ఇది పరిశోధకులకు ఐఐటి లోకి చేరాలనుకునే కొత్త విద్యార్థులకు వారి కెరీర్ని ఉత్తమంగా మలచుకోవడానికి ప్రయోజనం చేకూరుస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు